డేటా సైన్స్ ఫర్ ఇంజనీర్స్ కోర్స్ యొక్క ఆర్ R మాడ్యూల్ లోని 7 వ ఉపన్యాసానికి స్వాగతం ఈ ఉపన్యాసంలో మేము మీకు ఆర్ R లోని ఫంక్షన్ లను పరిచయం చేయబోతున్నాను ఫంక్షన్ లను ఎలా డౌన్ లోడ్ చేయాలో లేదా సోర్స్ చేయాలో మరియు ఫంక్షన్ లను ఎలా పిలవాలి లేదా ఇన్వోక్ చేయాలో మేము వివరించబోతున్నాము మీరు కొన్ని పనులను అనేకసార్లు చేయాలనుకున్నప్పుడు ఫంక్షన్ లు ఉపయోగపడతాయి ఒక ఫంక్షన్ ఇన్ పుట్ ఆర్గ్యుమెంట్ లను అంగీకరిస్తుంది మరియు ఫంక్షన్ లోపల ఉన్న చెల్లు బాటు అయ్యే ఆర్ R ఆదేశాలను అమలు చేయడం ద్వారా అవుట్ పుట్ ను ఉత్పత్తి చేస్తుంది ఆర్ R లో మీరు ఒక ఫంక్షన్ ను సృష్టిస్తున్నప్పుడు ఫంక్షన్ పేరు మరియు మీరు ఫంక్షన్ ను సృష్టిస్తున్న ఫైల్ ఒకేలా ఉండనవసరం లేదు మరియు మీరు ఒకే ఆర్ R ఫైల్ లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫంక్షన్ నిర్వచనాలను కలిగి ఉండవచ్చు కమాండ్ ఫంక్షన్ ను ఉపయోగించి ఆర్ R లో ఫంక్షన్ లు సృష్టించబడతాయి ఫంక్షన్ ఫైల్ యొక్క సాధారణ నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుంది f ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ మరియు మీరు అమలు చేయడానికి అవసరమైన స్టేట్మెంట్ లను కలిగి ఉంటుంది మీరు ఈ ఆదేశాన్ని వ్రాసేటప్పుడు f ఫంక్షన్ పేరు అంటే మీరు f పేరుతో ఒక ఫంక్షన్ ను సృష్టిస్తున్నారని దీని అర్థం కొన్ని ఆర్గుమెంట్ లను తీసుకొని క్రింది స్టేట్మెంట్ లను అమలు చేస్తుంది ఫంక్షన్ ఫైల్ ను ఎలా సృష్టించాలో చూద్దాం ఫంక్షన్ ఫైల్ ను సృష్టించడం అనేది మనం ఇప్పటికే చూసిన R స్క్రిప్ట్ ను తెరవ డానికి సమానం మీరు టూల్ బార్ లో ఫైల్ బటన్ ను ఉపయోగించవచ్చు లేదా ఆర్ R స్క్రిప్ట్ ను సృష్టించడానికి ఫైల్ టాబ్ కు దిగువన ఉన్న బటన్ ను ఉపయోగించవచ్చు మీరు ఒక R స్క్రిప్ట్ ను సృష్టించిన తర్వాత మీకు కావలసిన పేరుతో సేవ్ చేయవచ్చు ఉదాహరణకు మేము ఆర్ R ఫైల్ ను vol cylinder గా సేవ్ చేశాము ఇప్పుడు మీరు సేవ్ చేసిన తర్వాత మీరు ఫంక్షన్ లను రాయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ ను సృష్టించాలి అనుకుంటున్నాను ఇది సిలిండర్ యొక్క వాల్యూమ్ ను లెక్కిస్తుంది ఇది ఆర్గుమెంట్ల లో వ్యాసం మరియు పొడవు ను తీసుకుంటుంది కాబట్టి ఒక ఫంక్షన్ సృష్టించడానికి volume cylinder పేరు ద్వారా ఒక ఫంక్షన్ ను సృష్టించడానికి నేను volume cylinder ఫంక్షన్ అని పేరు పెట్టాలి మరియు సిలిండర్ యొక్క వ్యాసం మరియు సిలిండర్ యొక్క పొడవు ను ఆమోదించాల్సిన ఆర్గ్యుమెంట్ లు గా పాస్ చేయాలి మీరు ఇక్కడ గమనించినట్లయితే మేము ఈ ఫంక్షన్ కోసం 5 మరియు 100 విలు వలను డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ గా పంపుతున్నాము మీకు వ్యాసం మరియు పొడవు ఉన్న తర్వాత మీరు వాల్యూమ్ ను ఈ సూత్రం ద్వారా π d square l by 4 లెక్కించవచ్చు అప్పుడు మీరు తిరిగి ఇవ్వవలసింది ఫంక్షన్ లోపల లెక్కించబడిన వాల్యూమ్ వేరియబుల్ మీరు ఫంక్షన్ ఫైల్ లో అమలు చేయడానికి అవసరమైన స్టేట్మెంట్ లను రాసిన తర్వాత మీరు ఆ ఫైల్ ను సేవ్ చేయవచ్చు కాబట్టి మేము దానిని వాల్యూమ్ సిలిండర్ డాట్ ఆర్ గా సేవ్ చేస్తున్నాము మీరు దీన్ని సేవ్ చేసిన తర్వాత మీరు వాటిని ఆర్ R లో ఇన్వోక్ చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు ఫంక్షన్ లను లోడ్ చేయాలి ఒక ఫంక్షన్ ను లోడ్ చేయడానికి మీరు R స్క్రిప్ట్ మెనూ లో లభించే సోర్స్ బటన్ పై క్లిక్ చేయాలి సోర్స్ బటన్ ను క్లిక్ చేస్తే ఫంక్షన్ ను అమలు చేయలేదు ఇది ఫంక్షన్ ఫైల్ మాత్రమే లోడ్ చేస్తుంది మరియు దాన్ని ప్రారంభించడానికి సిద్ధం చేస్తుంది మీరు ఫంక్షన్ ను లోడ్ చేసిన తర్వాత మీరు వేరియబుల్ v వాల్యూమ్ ను సేవ్ చేయాలనుకుంటున్నట్లు మీరు ఈ క్రింది విధంగా కన్సోల్ నుండి ఫంక్షన్ ను ప్రారంభించవచ్చు మరియు మీరు 5 మరియు 10 ఆర్గ్యుమెంట్లతో ఈ ఫంక్షన్ వాల్యూమ్ సిలిండర్ ను పిలుస్తున్నారు కాబట్టి అది ఫంక్షన్ ను అమలు చేస్తుంది వాల్యూమ్ ను లెక్కించడానికి మరియు వాల్యూమ్ ను తిరిగి ఇవ్వడానికి వేరియబుల్ బ్రౌజర్ లో మీరు వాల్యూమ్ విలువను కూడా చూడవచ్చు మరియు ఫంక్షన్ వాల్యూమ్ సిలిండర్ రెండు ఆర్గ్యుమెంట్ లు వ్యాసం మరియు పొడవు తో లభిస్తుందని మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు ఫంక్షన్ కు ఆర్గ్యుమెంట్ లు పంపడానికి లేదా పాస్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి సాధారణంగా ఆర్ R లో ఆర్గ్యుమెంట్ లు ఫంక్షన్ నిర్వచనం లో ఉన్న అదే క్రమం లో ఫంక్షన్ కు పంపబడతాయి మీరు ఏ క్రమాన్ని అనుసరించకూడదు అనుకుంటే మీరు చేయగలిగేది ఏమిటంటే మీరు ఏ క్రమం లో నైనా ఆర్గుమెంట్ ల పేర్లను ఉపయోగించి ఆర్గ్యుమెంట్ లను పంపవచ్చు ఆర్గ్యుమెంట్ లు ఆమోదించకపోతే ఫంక్షన్ ను అమలు చేయడానికి డిఫాల్ట్ విలువ లు ఉపయోగించబడతాయి ఇప్పుడు మీరు 5 మరియు పది ఆర్గుమెంట్ లు పాస్ చేసినప్పుడు ఈ ప్రతి కేసు కు ఉదాహరణ లు చూద్దాం మొదటి ఆర్గ్యుమెంట్ వ్యాసము మరియు రెండవ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ యొక్క నిర్వచనం ప్రకారం పొడవు కాబట్టి ఇది అదే విధంగా తీసుకుంటుంది కానీ మీరు ఏ క్రమాన్ని పాటించకూడదు అనుకున్నప్పుడు మీరు ఏ ఈ క్రమం లో నైనా పేర్ల ద్వారా ఆర్గ్యుమెంట్ లను పంపవచ్చు కాబట్టి ఉదాహరణకు నేను పొడవు పొడవు10 మరియు వ్యాసము5 ను పేర్కొన గల మొదటి ఆర్గ్యుమెంట్ గా పొడవు ను పాస్ చేయాలనుకుంటున్నాను మరియు మీరు వేరే క్రమం లో ఆర్గ్యుమెంట్ లను పంపించినప్పటికీ ఫలితం ఒకే విధంగా ఉంటుందని మీరు చూడవచ్చు కాబట్టి మీరు దాని పేరును పేర్కొనడం ద్వారా ఏ క్రమం లో నైనా పంపించవచ్చు అని గుర్తుంచుకోండి మీరు ఇక్కడ ఎటువంటి ఆర్గ్యుమెంట్ లను ఇవ్వనప్పుడు అది డిఫాల్ట్ వ్యాసము మరియు 5 మరియు 100 యొక్క డిఫాల్ట్ విలు వలను తీసుకుంటుంది మరియు తరువాత వాల్యూమ్ ను లెక్కిస్తుంది ఆర్ R లో ఫంక్షన్ లు లేజీ ఫ్యాషన్ లో అమలు చేయబడతాయి మేము లేజీ ఫ్యాషన్ అని చెప్పినప్పుడు కొన్ని ఆర్గుమెంట్ లు మిస్ అయినట్లయితే లేదా కనిపించక పోయినట్లయితేఫంక్షన్ ఆ ఆర్గ్యుమెంట్ లను కలిగి ఉండనంతవరకు ఫంక్షన్ అమలు అవుతుంది దీనికి మేము ఒక ఒక ఉదాహరణ ఇస్తాము మేము ఇప్పుడు ఫంక్షన్ లో అదనపు ఆర్గ్యుమెంట్ వ్యాసార్థం ని నిర్వచించినప్పుడు అదే ఫంక్షన్ ను కలిగి ఉన్నాము మరియు వాల్యూమ్ లెక్కింపు ఈ గణన లో ఈ ఆర్గ్యుమెంట్ వ్యాసార్థం ను కలిగి ఉండదు ఇప్పుడు మీరు ఈ వ్యాసార్థాన్ని పాస్ చేసినప్పుడు కూడా ఈ ఆర్గుమెంట్ లు వ్యాసము మరియు పొడవు ను పాస్ చేసినప్పుడు ఫంక్షన్ ఇప్పటికీ అమలు అవుతుంది ఎందుకంటే ఈ వ్యాసార్థం ఫంక్షన్ లోపల లెక్కల్లో ఉపయోగించబడదు కానీ R తగినంత తెలివైనది మీరు ఆర్గ్యుమెంట్ ను పాస్ చేయకపోతే మరియు దానిని ఫంక్షన్ యొక్క నిర్వచనం లో ఉపయోగిస్తే అది rad పాస్ కాలే దని మరియు అది ఫంక్షన్ డెఫినిషన్ function definitionలో ఉపయోగించబడుతుంది అని ఒక లోపం వస్తుంది సారాంశం లో ఇవి ఆర్ R లో ఒక ఫంక్షన్ ఫైల్ ను సృష్టించి అమలు చేసే దశలు మొదట మేము ఈ ఫ్యాషన్ ఫంక్షన్ పేరు కీవర్డ్ ఫంక్షన్ మరియు ఇన్ పుట్ ఆర్గ్యుమెంట్ లోని ఫంక్షన్ ను నిర్వచించాల్సిన టూల్బార్లోని గుర్తు లేదా ఫైల్ టాబ్ను క్లిక్ చేయడం ద్వారా ఫంక్షన్ ఫైల్ను తెర వాలి లేదా సృష్టించాలి ఫంక్షన్ లోపల టైప్ చేసిన అన్ని స్టేట్మెంట్ లు అమలు చేయడానికి చెల్లు బాటు అయ్యే ఆర్ R స్టేట్మెంట్ లు ఉండాలి మరియు మీరు అమలు చేసే ముందు ఫంక్షన్ ఫైల్ ను సేవ్ చేయాలి మీరు ఫంక్షన్ ఫైల్ ను లోడ్ చేసిన తర్వాత సోర్స్ బటన్ ను ఉపయోగించి ఫంక్షన్ ఫైల్ ను లోడ్ చేయాలి లేదా ఫంక్షన్ ఫైల్ ను సరైన సంఖ్యలో ఇన్ పుట్ ల తో కాల్ చేయాలి తద్వారా మీరు ఫంక్షన్ ను సరిగ్గా అమలు చేస్తారు మరియు మీకు అవసరమైన ఫలితం లభిస్తుంది ఫంక్షన్ నిర్వచనం లోపల మీరు ఏదైనా మార్చిన ప్రతీసారీ మేము ఫంక్షన్ ఫైల్ ను లోడ్ చేయాల్సిన చివరి పదం మీరు ఆర్ R స్టూడియో ను పునః ప్రారంభించండి లేదా ఫంక్షన్ ఫైల్ లో మార్పు లు చేయండి మీరు అలా చేయకపోతే మీకు లోపం వస్తుంది లేదా మీరు ఆశించే సరైన ఫలితాలను పొందలేరు ఎందుకంటే మీరు ఫంక్షన్ నిర్వచనం లో ఏదో మార్చారు మరియు అసలు సంస్కరణ లను సేవ్ చేయలేదు మీరు అసలు సంస్కరణ ను సేవ్ చేసిన తర్వాత మీరు ఉపయోగించే ముందు ఫంక్షన్ ను ప్రారంభించాలి తరువాతి ఉపన్యాసంలో మేము బహుళ ఇన్ పుట్ లను మరియు బహుళ అవుట్పుట్ లను కలిగి ఉన్న ఫంక్షన్ లను వివరించబోతున్నాము